ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పై ఉపన్యాసాలకు స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 10 మనం హయ్యర్ ఆర్డర్ యొక్క పాక్షిక అవకల నాల గురించి మాట్లాడుతాము కాబట్టి చివరి ఉపన్యాసంలో మనం f యొక్క పాక్షిక అవకలనాలను చూశాము ప్రాథమికంగా మనం చివరి ఉపన్యాసంలో చేసినవి మొదటి ఆర్డర్ పాక్షిక అవకలనాలు కాబట్టి అది ఏమిటి ఇది పాయింట్ వద్ద x కు సంబంధించి పాక్షిక అవకలనం యొక్క ప్రాథమిక నిర్వచనం x0 y0 కాబట్టి x0 లో పెరుగుదల ఎందుకంటే మనం తీసుకుంటున్నాము లేదా x కు సంబంధించి పాక్షిక అవకలనాల గురించి మరియు Δx ఇంక్రిమెంట్ ద్వారా విభజించబడిన ఫంక్షన్ విలువ గురించి మాట్లాడుతున్నాము మరియు ఈ లిమిట్ ఉంటే ఈ లిమిట్ ని తీసుకుంటుంది మొదటి ఆర్డర్ పాక్షిక అవకలనం x కు సంబంధించి మనకు పాక్షిక అవకలనం ఉంది

అదేవిధంగా ఈ లిమిట్ కలిగివున్నప్పుడు ఈ బిందువు x0 y0 y కి సంబంధించి మొదటి ఆర్డర్ పాక్షిక అవకలనం మనకు ఉంది ∂ f ∂ x| x0y0 Δx 0 fx0 Δx y0 fx0 y0Δy ఇప్పుడు మనం దీన్ని అధిక ఆర్డర్ అవకలనాల కోసం కొనసాగిస్తాము కాబట్టి మనం x కి సంబంధించి f యొక్క అవకలనం రెండుసార్లు తీసుకుంటే ఏమి జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది సంజ్ఞామానం కాబట్టి మనకు x కి సంబంధించి పాక్షిక అవకలనం ఉంది మరియు ఉదాహరణకు x కు సంబంధించి పాక్షిక అవకలనాన్ని మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాము కాబట్టి x కి సంబంధించి ఈ పాక్షిక అవకలనం ఉన్నందున ఆలోచన అలాగే ఉంది కాబట్టి ఇది మరొక ఫంక్షన్ మరియు ఈ ఫంక్షన్ యొక్క x కి సంబంధించి పాక్షిక అవకలనం తీసుకుంటున్నాము కాబట్టి ప్రాథమికంగా ఇది∂∂ xవంటిది ఆపై మనకు కొన్ని ఇతర ఫంక్షన్ ఉంది ఇది నేను fx అని పిలుస్తున్నాను ఇది ప్రాథమికంగా ఈ పాక్షిక అవకలనల సంజ్ఞామానం కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నది ఈ ఫంక్షన్ fx యొక్క పాక్షిక అవకలనాలను తీసుకుంటున్నాము ఇప్పుడు మనం నేర్చుకున్న అదే నిర్వచనం Δx → 0 మనం ఈ లిమిట్ గురించి మాట్లాడుతాము కాబట్టి ఇక్కడ మన ఫంక్షన్ fx మరియు ఉదాహరణకు మనం x0 y0 పాయింట్ల వద్ద తీసుకుంటే కాబట్టి x కి సంబంధించి ఇక్కడ మనం x లో ఇంక్రిమెంట్ చేస్తాము మరియు తరువాత y 0 అలాగే ఉంటుంది ఆపై మనకు x0 y0 వద్ద fx ఉంటుంది మరియు ఈ Δx ద్వారా విభజించబడింది కాబట్టి x కి సంబంధించి ఇక్కడ రెండవ ఆర్డర్ అవకలనం యొక్క నిర్వచనం అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ సంజ్ఞామానం కాబట్టి దీనికి బదులుగా మనం x కి సంబంధించి రెండుసార్లు f యొక్క అవకలనం fxx ను ఉపయోగిస్తాము లేదా మనం ఈ సంజ్ఞామానం ∂2f∂x2ను కూడా ఉపయోగిస్తాము కాబట్టి మళ్ళీ రెండవ ఆర్డర్ అవకలనం x కు సంబంధించి f యొక్క పాక్షిక అవకలనం అదేవిధంగా మనం x యొక్క పాక్షిక అవకలనం తీసుకున్నప్పుడు మనకు సంజ్ఞామానం ఉంటుంది ఆపై y కు సంబంధించి పాక్షిక అవకలనం తీసుకుంటాము కాబట్టి ఈ సందర్భంలో మనం ఈ సంజ్ఞామానం fyx లేదా ∂2f∂ y ∂ x ను ఉపయోగిస్తాము కొన్ని సాహిత్యంలో ప్రజలు దీనిని fxy లేదా ∂ x ∂ y చుట్టూ వేరే విధంగా ఉపయోగిస్తారు కాబట్టి మనం x కు సంబంధించి పాక్షిక అవకలనం ఈ సంజ్ఞామానాన్ని అనుసరిస్తాము మరియు తరువాత y కు సంబంధించి పాక్షిక అవకలనం మరోసారి తీసుకుంటాము కాబట్టి మనం ఈ ఆర్డర్ను ఇక్కడ yx మరియు fyx మరియు ∂2f∂ y ∂ x గా ఉంచుతాము దీని అర్థం x కి సంబంధించి మొదటి మూడు పాక్షిక అవకలనాలు మరియు తరువాత y కి సంబంధించి కాబట్టి y కి సంబంధించి రెండు రెట్లు పాక్షిక అవకలనం కోసం ఇలాంటి సంజ్ఞామానం ఇక్కడ x ఇక్కడ fxy లేదా ∂2f∂y2కు సంబంధించి మనం ఇక్కడ సూచిస్తాము లేదా మనం మొదట y కి సంబంధించి పాక్షిక అవకలనం కలిగి ఉండవచ్చు మరియు తరువాత x కు సంబంధించి పాక్షిక అవకలనం తీసుకుంటాము కాబట్టి దీనిని మనం fxy లేదా ∂2f∂ x ∂ yగా సూచిస్తాము కాబట్టి ఇది కేవలం సంజ్ఞామానం మాత్రమే మరియు ఇక్కడ ఈ ఉత్పన్నాలను fxy లేదా fyx ను మిశ్రమ అవకలనాలు అంటారు ఎందుకంటే ఇక్కడ మనం x అనే వేరియబుల్స్ రెండింటినీ ఉపయోగించాము మరియు తరువాత y కి సంబంధించి లేదా మొదట y కి సంబంధించి x కి సంబంధించి కాబట్టి వీటిని మిశ్రమ అవకలనాలు అంటారు కాబట్టి ఈ మిశ్రమ అవకలనం ∂2f∂ x ∂ y మరియు ∂2f∂ y ∂ x లను నేరుగా లెక్కిద్దాం ఫంక్షన్ యొక్క మూలం వద్ద f x y xyx2y2 x y ≠ 0 0 0 elsewhere కాబట్టి మనం ∂2f∂ x ∂ y గురించి చర్చించినట్లు అంటే y కు సంబంధించి పాక్షిక అవకలనం యొక్క x కు సంబంధించి పాక్షిక అవకలనం కాబట్టి సంక్షిప్తంగా మనం దీనిని fy లాగా సూచించవచ్చు ∂2f∂ x ∂ y ∂∂ x∂f∂y ∂fy∂ x కాబట్టి మనకు పాక్షిక అవకలన fy ఉంది మరియు x కి సంబంధించి కాబట్టి x కి సంబంధించి ఈ fy యొక్క పాక్షిక అవకలనం పొందాలనుకుంటున్నాము కాబట్టి ఈ fy కూడా x మరియు y యొక్క ఫంక్షన్ అని గమనించండి కాబట్టి x కు సంబంధించి ఈ పాక్షిక అవకలనం గురించి మనం మాట్లాడవచ్చు కాబట్టి x కి సంబంధించి మళ్ళీ నిర్వచనం ప్రకారం కాబట్టి x కి సంబంధించి పాక్షిక అవకలనం కాబట్టి మనం Δx → 0 లిమిట్ ని తీసుకుంటాము ఫంక్షన్కు fy మరియు మనం అవకలనం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి 00 కాబట్టి మీకు Δx 0 fyΔ x 0 fy0 0Δx x కి సంబంధించి పాక్షిక అవకలనం యొక్క అదే నిర్వచనం f కి బదులుగా మనం ఇక్కడ fy ని ఉపయోగించాము ఎందుకంటే fy ఫంక్షన్ యొక్క x కి సంబంధించి అవకలనం తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ సందర్భంలో మనం fyΔx 0 అంటే ఏమిటో తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఆ fyΔx 0 ను ఇక్కడ ఉపయోగించగలం మరియు fy0 0 అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి అప్పుడు మనం ఆ విలువను ఇక్కడ ఉపయోగించుకోవచ్చు మరియు ఈ మిశ్రమ ఆర్డర్ పాక్షిక అవకలనాన్ని లెక్కించవచ్చు కాబట్టి fy Δx 0 అంటే ఏమిటో లెక్కిద్దాం fy x 0 ఇప్పుడు ఇక్కడ ఇది y కి సంబంధించి పాక్షిక అవకలనం కాబట్టి మనం ఇప్పుడు Δy → 0 మరియు f ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని ఉపయోగించాలి ఇప్పుడు మనం f ఫంక్షన్ను ఉపయోగిస్తున్నాము కానీ y కు సంబంధించి పాక్షిక అవకలనం కాబట్టి ఇంక్రిమెంట్ y ఆర్గ్యుమెంట్లో ఉండాలి fΔx 0 కాబట్టి మనం Δx ను తాకనందున Δx అలాగే ఉంటుంది మనం y కు సంబంధించి అవకలనం తీసుకుంటున్నాము కాబట్టి ఈ Δx అలాగే ఉంటుంది మరియు ఇక్కడ 0 Δy నేను వ్రాస్తున్నాను ఇది కేవలం Δy మరియు మైనస్ f ఫంక్షన్ విలువ Δx 0 వద్ద కాబట్టి Δx 0 మరియు అప్పటికి Δ y చే విభజించబడింది ఎందుకంటే Δy కి సంబంధించి అవకలనం తీసుకుంటున్నాము ఇప్పుడు మనం ఈ డెల్టా Δy → 0 f Δ x 0 ను లెక్కిస్తే ఇప్పుడు మనం అక్కడ ప్రత్యామ్నాయం చేయాలి అప్పుడు మనకు fy Δx 0 Δy 0 fΔ x Δ y f Δ x 0Δy Δx ఇది Δx ఇప్పుడు మనం fy 0 0 ను లెక్కించాలి fy0 0 అంటే ఏమిటి fy0 0 మళ్ళీ మనం నిర్వచనాన్ని ఉపయోగించాలి కాబట్టి Δ y → 0 ఆపై మనకు ఫంక్షన్ f ఉంది అయితే మనం ఫంక్షన్ యొక్క పాక్షిక అవకలనం తీసుకుంటున్నాము కాబట్టి y కి సంబంధించి 0 కావున 0 Δy గా ఉంటుంది ఇక్కడ మనకు Δy మైనస్ ఈ f 0 0 ఉంది మరియు Δy తో విభజించబడింది ఈ లిమిట్ Δy → 0 మరియు ఈ ఒక వాదన 0 మరియు మనకు ఉత్పత్తి ఉంది ఇది 0 మరియు మైనస్ f0 0 0 అవుతుంది మరియు ఇవ్వబడుతుంది కాబట్టి ఇది 0 అవుతుంది కాబట్టి 0 0 వద్ద y కు సంబంధించి పాక్షిక అవకలనం 0 కాబట్టి ఇది ఇక్కడ 0 fy0 0 Δy 0 f0 Δ y f 0 0Δy 0 మనకు ఈ రెండు లభించాయి కాబట్టి fy Δx 0 Δx మరియు ఇక్కడ fy0 0 0 మనం ఇప్పుడు ప్రతిక్షేపించవచ్చు Δ x 0fy Δx 0 − fy0 0Δ x Δ x 0Δx − 0Δ x 1 మనకు ఈ లిమిట్ 1 గా ఉంది కాబట్టి మిశ్రమ ఆర్డర్ పాక్షిక అవకలనం యొక్క ఈ మార్గాలను మనం పొందాము ∂2f∂ x ∂ y1 అదేవిధంగా ఇప్పుడు మనం రెండవ ఆర్డర్ పాక్షిక అవకలనాన్ని y కి సంబంధించి మరియు తరువాత x కి సంబంధించి లెక్కిస్తాము ఈ సందర్భంలో మనకు ఇప్పుడు ఆర్డర్ ఉంది ∂ ∂ y∂ f ∂ x అంటే ఫంక్షన్ fx యొక్క y కు సంబంధించి పాక్షిక అవకలనం కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ మనం నిర్వచనాన్ని ఉపయోగిస్తాము Δy → 0 ఈ Δ y మరియు మనకు ఈ ఫంక్షన్ fx ఉంది ∂ fx∂ y Δy0fx 0 Δy fx 0 0Δy కాబట్టి ఇప్పుడు మునుపటి స్లైడ్లో మాదిరిగానే మనం ఇంతకుముందు fy కి బదులుగా ఈ fx0 Δy మరియు fx0 0 ను లెక్కించాలి కాబట్టి ఇక్కడ ఈ అవకలనం ఏమిటి fx0 Δy కాబట్టి మళ్ళీ లిమిట్ Δx కోసం ఉండాలి ఎందుకంటే మనం x మరియు f లకు సంబంధించి అవకలనం తీసుకుంటున్నాము fx0 Δy Δx 0 f Δx Δy − f 0 Δy Δx −Δy కాబట్టి ఇక్కడ Δx 0 మరియు ఇది మళ్ళీ అవుతుంది మరియు ఈ ఎందుకు టర్మΔxΔyΔ x2 − Δ y2 Δ x2 Δ y2− 0 మరియు తరువాత మనకు ఇక్కడ Δx ఉంటుంది అయితే ఈ సందర్భంలో ఈ Δx మరియు Δx క్యాన్సల్ చేయబడతాయి మరియు మనం Δx 0 తీసుకుంటున్నాము కాబట్టి ఈ టర్మ 0 కి వెళుతుంది మరియు ఈ టర్మ 0 కి వెళుతుంది మరియు మనం ఇక్కడకు వచ్చినప్పుడు −Δy3 Δy2 వస్తుంది ఇది −Δy అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ అవకలనం −Δy Δy మరియు తరువాత fx 00 కాబట్టి ఈ fx00 ఈ నిర్వచనాన్ని మనం మళ్ళీ ఉపయోగించాలి కాబట్టి లిమిట్ Δ x→0 ఆపై మనకు f Δ x 0−f 0 0Δ x ఉంటుంది మరియు ఇక్కడ వాదనలలో ఒకటి 0 కనుక ఈ ఉత్పత్తి కారణంగా ఇది 0 0Δ x మరియు లిమిట్ Δx → 0 అవుతుంది మనకు మళ్ళీ ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకు ఈ 0 వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ ప్రతిక్షేపించుతాము కాబట్టి Δ y−0Δ y మరియు ఈ లిమిట్ ఈ Δ y మరియు Δ y క్యాన్సల్ చేయబడతాయి మరియు మనకు మైనస్ 1 లభిస్తుంది ఇది గమనించండి మునుపటి స్లైడ్ ∂2f ∂ x ∂ y1 లో వచ్చింది ఇప్పుడు మనకు ∂2f ∂ y ∂ x −1 వచ్చింది కాబట్టి ఈ రెండు పాక్షిక అవకలనలు మొదట y కి సంబంధించి మరియు తరువాత x కి సంబంధించి లేదా మొదట x కి సంబంధించి మరియు తరువాత y కి సంబంధించి అవి సమానంగా ఉండకపోవచ్చు ఈ ప్రస్తుత ఉదాహరణలో వలె ఇది విలువ 1 మరియు ఇక్కడ విలువ 1 కాబట్టి ఈ మిశ్రమ పాక్షిక అవకలనల సమానత్వం జరిగినప్పుడు కాబట్టి ఈ Refer Time 1402 పాయింట్ యొక్క పొరుగు ప్రాంతంలో fxfy మరియు fyx అన్నీ ఉంటే మనకు ఇది ఉంటుంది కాబట్టి ఈ సమయంలోనే కాదు ఈ పాయింట్ యొక్క పరిసరాల్లో కూడా ఈ మూడు ఉన్నాయి మరియు ఇక్కడ పైభాగంలో fyx కూడా ఆ సమయంలో 0 0 వద్ద అవిచ్ఛిన్నంగా ఉంటుంది ఆ సందర్భంలో మనకు fxy కూడా ఉనికిలో ఉంటుంది ఈ సమయంలో మరియు ఇది fyx విలువకు సమానంగా ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా కొనసాగింపు ఇక్కడ ఈ fyx యొక్క ప్రధాన పాత్రను పోషిస్తుంది లేదా మనం x కోసం ఈ ఫలితాన్ని చేయవచ్చు x xy లేదా ఇక్కడ మరొక సమాంతర ఫలితం ఉంది మిశ్రమ అవకలనలు ఈ fyx మరియు fxy ఉంటే గుర్తుంచుకోవడం సులభం కాబట్టి ఓపెన్ డొమైన్ D లో ఈ రెండు అవకలనలు fxy మరియు fyx అవిచ్ఛిన్నంగా ఉన్నప్పుడు సమానత్వం జరిగినప్పుడు అప్పుడు డొమైన్లోని ఏ సమయంలోనైనా మనకు పాక్షిక అవకలనలు సమానంగా ఉంటాయి ఈ మిశ్రమ క్రమం పాక్షిక అవకలనాలు సమానం కాబట్టి మునుపటి ఉదాహరణలో ఖచ్చితంగా ఆ పాక్షిక అవకలనాలు సమానంగా లేవు లేకపోతే fxy అనేది fyx కు సమానమని మాకు అక్కడ సమానత్వం ఉండేది ఎందుకంటే ఇది తగినంత నిబంధన కాబట్టి ఈ అవకలనాలు అవిచ్ఛిన్నంగా ఉంటే రెండవ ఆర్డర్ పాక్షిక అవకలనాలు అవిచ్ఛిన్నంగా ఉంటే అవి సమానంగా ఉంటాయి అవి సమానంగా లేకుంటే మనం ఇక్కడ నుండి ఏమి తీర్మానించగలం అంటే అవకలనలు అవిచ్ఛిన్నంగా లేవు ఎందుకంటే అవకలనలు అవిచ్ఛిన్నంగా ఉంటే అవి సమానంగా ఉండాలి కాబట్టి ఈ అవకలనలు సమానంగా లేకపోతే ఈ మిశ్రమ ఆర్డర్ అవకలనలు సమానంగా ఉండవు అప్పుడు ఈ మిశ్రమ క్రమం పాక్షిక అవకలనాల యొక్క పాక్షిక అవకలనలు అవిచ్ఛిన్నంగా ఉండవని మనం నిర్ధారించగలము కాబట్టి ఈ ఉదాహరణ చూద్దాం కాబట్టి ఈ సమస్య కోసం మనం మొదట fxy0 0 మరియు fyx0 0 ను లెక్కిస్తాము f x y xy3x y2 x ≠ −y2 0 అన్యత్రా కాబట్టి fy ఫంక్షన్ యొక్క x కి సంబంధించి రెండవ ఆర్డర్ పాక్షిక అవకలనాన్ని లెక్కిస్తాము నిర్వచనం ప్రకారం మనకు ఈ ఈక్వేషన్ వస్తుంది ∂2f ∂x ∂y ∂fy ∂x ∂y fyΔx 0 − fy0 0 Δx మునుపటి ఉదాహరణ మాదిరిగానే మనం ఇప్పుడు ఈ fyΔx 0 ను లెక్కించాలి ఇది మళ్ళీ ఇక్కడ లిమిట్ మరియు Δy → 0 అవుతుంది మరియు f మనం Δy గురించి మాట్లాడుతున్నాము కాబట్టి Δx మారదు మరియు మనకు 0 Δy ఉంటుంది అప్పుడు మనకు fΔx 0 ఉంటుంది మరియు Δy ద్వారా భాగించబడుతుంది కాబట్టి ఈ లిమిట్ ఏమిటి కాబట్టి మనం ఈ లిమిట్ ని ఇక్కడ తీసుకుంటే Δy → 0 ఇక్కడ అది Δx మరియు Δy క్యూబ్గా మారుతుంది మరియు తరువాత Δx మరియు Δ y2 ద్వారా విభజించబడుతుంది మళ్ళీ ఈ y 0 అవుతుంది కాబట్టి ఇది 0 మరియు Δy అవుతుంది ఈ Δy ఇక్కడ క్యాన్సల్ చేయబడుతుంది ఆపై Δy 0 తో మాట్లాడుతుంటే Δy → 0 ఇది మళ్ళీ వ్రాయనివ్వండి కాబట్టి మనకు ఉంది ΔxΔ y3Δx Δ y2 కాబట్టి Δy → 0 ఉన్నప్పుడు కాబట్టి ఈ టర్మ 0 కి వెళుతుంది మరియు ఇక్కడ ఇది 0 కి వెళుతుంది కాబట్టి మీకు ఈ లిమిట్ 0 గా ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇది 0 మరియు fy 0 0 ఇక్కడ గణన చేద్దాం fy0 0 లిమిట్ Δy → 0 ఉంది ఆపై మనకు క్రింది ఈక్వేషన్ fy0 0 Δy 0 f 0 Δy − f 0 0Δy కాబట్టి మళ్ళీ ఈ సందర్భంలో ఇక్కడ ఇది 0 మరియు ఇది కూడా 0 కాబట్టి 0 − 0Δy కాబట్టి 0 0 వద్ద ఈ పాక్షిక అవకలనం 0 కాబట్టి ఈ సందర్భంలో మనకు ఈ 0 రెండూ వచ్చాయి 0 Δ x 00 − 0Δ x ఈ సందర్భంలో మనకు ఈ పాక్షిక లేదా రెండవ ఆర్డర్ అవకలనం 0 గా వచ్చింది ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ యొక్క మరొక fyx లెక్కిస్తారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క y కి సంబంధించి y యొక్క పాక్షిక అవకలనం fx మళ్ళీ నిర్వచనం కాబట్టి y ను ఇంక్రిమెంట్ చేయండి ఈ పాక్షిక అవకలనాలను మనం ఇక్కడ fx0 Δy మరియు fx0 0 వద్ద మళ్ళీ లెక్కించాలి కాబట్టి మీరు దీన్ని fx0 Δy వద్ద లెక్కించినట్లయితే ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది అయితే మనం ఇప్పుడు fx 0 Δy ను కంప్యూట్ చేస్తున్నాము లిమిట్ ని Δy → 0 క్షమించండి Δx → 0 గా తీసుకుందాం Δy → 0 కాదు ఇది Δx → 0 అవుతుంది మరియు మనకు f ఉంది కాబట్టి x Δy లో ఇంక్రిమెంట్ ఇది ఫంక్షన్ కాబట్టి ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ Δx ద్వారా విభజించబడింది అయితే ఇది x కి సంబంధించి పాక్షిక అవకలనం అవుతుంది కాబట్టి Δx లిమిట్ 0 కి వెళుతుంది కాబట్టి ఇది అవుతుంది Δx Δy3 − 0Δx Δy2 Δx ఈ Δx క్యాన్సల్ చేయబడుతుంది ఇప్పుడు మనం Δx → 0 ని అనుమతిస్తాము కాబట్టి ఈ టర్మ 0 అవుతుంది మరియు మనకు Δ y3Δ y2 లభిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో మనం ఇక్కడ ఈ అవకలనం పొందుతున్నాము మనం Δy దీనిని పొందుతున్నాము కాబట్టి ఈ సందర్భంలో మరియు ఇప్పుడు fx0 0 కాబట్టి ఈ అవకలనం అక్కడ ఉన్నందున ఇది 0 అవుతుంది కాబట్టి మళ్ళీ లెక్కించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు ఈ fx0 Δy − fx0 0Δy కొరకు Δy ఉంది ఈ సందర్భంలో ఇప్పుడు Δ yΔ yఉంది ఇది 1 అవుతుంది ఈ రెండు అవకలనాల వద్ద ఈ fxy0 0 మళ్ళీ ఈ మూలం వద్ద సమానం కాదు కాబట్టి అవి 00 వద్ద కూడా అవిచ్ఛిన్నంగా ఉండవు ఎందుకంటే ఈ అవకలనాలు అవిచ్ఛిన్నంగా ఉంటే మనం అక్కడ సమానత్వం పొందుతాము కాబట్టి అక్కడ అవి ఖచ్చితంగా అవిచ్ఛిన్నంగా లేవు వీటిని మనం తనిఖీ చేయవచ్చు కాబట్టి ఇది ఈ రెండింటి యొక్క అవిచ్ఛిన్న తనిఖీ కాబట్టి x ≠ −y2 మరియు ఇతర చోట్ల రెండు ప్రదేశాలలో ఉన్నప్పుడు ఈ మిశ్రమ అవకలనాలను పొందవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ x y ≠ 00 కోసం మనం గణించినట్లయితే లేదా x సమానంగా లేనప్పుడు చెబుతాము అయితే ఇక్కడ దీనికి బదులుగా మనం x ≠ −y2 అని పిలుస్తాము కాబట్టి సమస్య లేని ఈ అన్ని పాయింట్ల వద్ద y ని స్థిరంగా ఉంచడం ద్వారా మనం ఈ అవకలనాన్ని లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ నుండి మీరు x కు సంబంధించి ఈ fxy నుండి ఈ అవకలనం తీసుకోవాలనుకుంటే ఏమి జరుగుతుంది కాబట్టి ఇక్కడ x y2 స్థిరమైన నియమం మొత్తం చదరముగా వస్తుంది మరియు ఈ టర్మ x y2 మరియు x కి సంబంధించి దీని అవకలనం అవుతుంది x y2 y3 − x y3 x y22 y5 x y22 కాబట్టి x కి సంబంధించి f యొక్క పాక్షిక అవకలనం మనకు y5 x y22 ను పొందుతోంది ఇప్పుడు మనం మళ్ళీ పాక్షిక అవకలనం ఆపాదించినట్లైతే మనకు ఉన్న పాయింట్ల కోసం y కి సంబంధించి x ≠ −y2 ఉన్నప్పుడు మనకు ఎటువంటి సమస్య లేదు అయితే ఇప్పుడు మనం x ని స్థిరంగా ఉంచడానికి సంబంధించి ఈ ఫంక్షన్ను మళ్ళీ వేరు చేస్తాము ఇప్పుడు మనం అక్కడ చేసిన పనిని సరిగ్గా చేయడం ఫంక్షన్ ఇది మనకు ఇక్కడ ఇది వస్తుంది y6 5xy4 x y23 x ని స్థిరంగా ఉంచడానికి సంబంధించి దీని యొక్క అవకలనం తీసుకున్నప్పుడు మనకు ఈ టర్మ ఇక్కడ లభిస్తుంది కాబట్టి x ≠ −y2 ఉన్నప్పుడు మనకు ఈ పాక్షిక అవకలనం fyx x y ఉంది ఇప్పుడు మనం ఇతర పాయింట్ల వద్ద కూడా లెక్కించాలి కాబట్టి మొదట మనం ఇక్కడ పాక్షిక అవకలనాన్ని మొదట y కి సంబంధించి లెక్కిస్తే ఆపై x కి సంబంధించి మనకు మునుపటి పరిమాణం లభిస్తుంది కారణం స్పష్టంగా ఉంది ఎందుకంటే x ≠ y2 మనకు ఈ మంచి ఫంక్షన్ ఉంది మరియు ఇది ఖచ్చితంగా అవిచ్ఛిన్నంగా ఉంటే మనం దానిని నిరూపించగలము కాబట్టి ఈ అవకలనాలన్నీ ఈ పాయింట్ల వద్ద సమానంగా ఉండాలి ఇక్కడ సమస్య లేనప్పుడు సమస్య 0 గా నిర్వచించబడుతుంది కాబట్టి x ≠ y2 ఉన్నప్పుడు ఆ పాయింట్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి అన్ని ఇతర పాయింట్లలో ఖచ్చితంగా అవకలనాలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి మరియు విలువ సమానంగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని మళ్ళీ లెక్కించాల్సిన అవసరం లేదు ఒకరు దీన్ని తనిఖీ చేయవచ్చు లేదా దీన్ని ధృవీకరించవచ్చు కాబట్టి మొదట పాక్షిక అవకలనాన్ని y కి సంబంధించి మరియు తరువాత x కి సంబంధించి లెక్కించాలి ఆపై మనం అదే వ్యక్తీకరణను పొందుతామని మీరు గమనించవచ్చు కాబట్టి ఇప్పుడు దీని యొక్క అవిచ్ఛిన్నతను తనిఖీ చేయడానికి ఈ fyx యొక్క ఈ లిమిట్ ని మనం ఇప్పుడు తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ x my2 ను ఈ ప్రత్యేక మార్గంలో తీసుకుంటే ఏమి జరుగుతుంది మొదట దీనిని క్లియర్ చేద్దాం కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుంది ఎందుకంటే x my2 కాబట్టి మనం ఇక్కడ x my2 ఉంచితే ఏమి జరుగుతుంది కాబట్టి మాకు ఇది ఉంది y65my2y4my2 y23 ఆపై మనం మూలాన్ని చేరుకోవడానికి x → 0 గా లిమిట్ ని తీసుకోవచ్చు ఎందుకంటే ఈ పాత్ మమ్మల్ని మూలానికి తీసుకువెళుతుంది ఇప్పుడు x → 0 అయినప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందో క్షమించండి y → 0 ఎందుకంటే మనం x ని భర్తీ చేసాము y → 0 ఇప్పుడు y6 కాబట్టి ఇక్కడ y6y6 మరియు 3 అయితే ఈ m కాకుండా మిగతావన్నీ క్యాన్సల్ చేయబడతాయి మరియు మనం పొందుతాము 15m1m3 కాబట్టి m పై ఆధారపడి ఉండే ఈ మార్గంలో ఇప్పుడు లిమిట్ ఉంది ఇది పాత్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ లిమిట్ ఉనికిలో లేదు మరియు ఇప్పుడు ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేదని చెప్పవచ్చు ఎందుకంటే అవిచ్ఛిన్నత కోసం ఈ లిమిట్ ఉనికిలో ఉండాలి మరియు 0 0 పాయింట్ వద్ద అవకలనానికి చేరుకోవాలి కాబట్టి ఈ సందర్భంలో పాక్షిక అవకలనలు fxy లేదా fyx అవి అవిచ్ఛిన్నంగా లేవు ఎందుకంటే అవి స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఆ విలువలు మనం గమనించినట్లుగా ఉండవు ఈ రెండు అవకలనలు అవిచ్ఛిన్నంగా ఉంటే విలువ కూడా సమానంగా ఉండాలి అనే ఫలితం మనకు తెలుసు కాబట్టి విలువ 0 0 వద్ద సమానం కాదు కాబట్టి సహజంగానే ఈ విధులు అవిచ్ఛిన్నంగా ఉండవు ఇది ఇక్కడ నుండి మళ్ళీ స్పష్టంగా తెలుస్తుంది మనం ఈ fyx తీసుకున్నాము మరియు తరువాత ఈ పాత్ లో లిమిట్ పాత్ మీద ఆధారపడి ఉంటుందని మనం చూశాము మరియు అందువల్ల లిమిట్ ఉనికిలో లేదు మరియు ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేదు కాబట్టి లిమిట్ పాత్ పై ఆధారపడి ఉంటుంది మరియు అందువల్ల ఈ రెండు 0 0 వద్ద అవిచ్ఛిన్నంగా ఉండవు కాబట్టి ఇప్పుడు తరువాతి ఉదాహరణలో ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేనప్పటికీ రెండవ ఆర్డర్ పాక్షిక అవకలనం యొక్క ఉనికిని ఇది చూపిస్తుంది f x y x3 y3x−y x ≠ y 0 అన్యత్రా ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేదని పాక్షిక అవకలనాలు ఉనికిలో ఉన్నాయని మరియు ఫంక్షన్ అవి పాక్షిక అవకలనం ఉనికిలో లేదని మొదటి ఆర్డర్ పాక్షిక అవకలనాలు కోసం మనం ఇంతకు ముందు చూశాము కాబట్టి ఇక్కడ కూడా మనకు ఉంది ఉదాహరణకు రెండవ ఆర్డర్ పాక్షిక ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేదని పాక్షిక అవకలనాలు ఉనికిలో ఉన్నాయని మరియు ఫంక్షన్ అవి పాక్షిక అవకలనం ఉనికిలో లేదని మొదటి ఆర్డర్ పాక్షిక అవకలనాలు కోసం మనం ఇంతకు ముందు చూశాము కాబట్టి ఇక్కడ కూడా మనకు కనబడుతుంది ఉదాహరణకు రెండవ ఆర్డర్ పాక్షిక అవకలనాలు ఉన్నాయి కానీ ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేదు కాబట్టి ఎలా మీరు ఈ మార్గాన్ని y cos x ఈ ప్రత్యేక మార్గంలో తీసుకుంటే మరియు ఏమి జరుగుతుందో అవిచ్ఛిన్నతకు లిమిట్ ని పొందడానికి ప్రయత్నించండి కాబట్టి ఇక్కడ x3 ఆపై y3 x3cos3x మరియు మళ్ళీ ఇది x → 0 y → 0 యొక్క మూలానికి తీసుకువెళుతుందని గమనించండి కాబట్టి ఈ మార్గం సరైనది అది మమ్మల్ని మూలానికి తీసుకువెళుతోంది మరియు మేము ఇక్కడ లిమిట్ ని x y 00 ఈ ప్రత్యేక మార్గంలో y x cos x గా తనిఖీ చేస్తున్నాము కాబట్టి ఈ x cos x ను ప్రత్యామ్నాయం చేస్తే మనకు x x cos x ఉంటుంది ఈ సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఈ లిమిట్ ఏమిటి కాబట్టి ఈ x మనకు క్యాన్సల్ అవుతుంది x2x2 cos3x1−cos x ఆపై మనం లిమిట్ ని x → 0 గా తీసుకుంటాము కాబట్టి ఈ సందర్భంలో 00 ఫార్మ్స్ మనం లో పిటెల్ L'Hospital యొక్క నియమాన్ని ఉపయోగించాలి ఇది ఇప్పుడు ఇక్కడ లిమిట్ అవుతుంది కాబట్టి 2x2xcos3x x2 3cos2xsin xకానీ మళ్ళీ అది 00 ఫార్మ్స్ అని చూస్తాము కాబట్టి మనం మళ్ళీ లో పిటెల్ L'Hospital యొక్క నియమాన్ని వర్తింపజేయాలి కాబట్టి ఇక్కడ మనకు 2 లేకుండా x ఉంటుంది 2 2 cos3x 6x cos2x 6x cos2x 6x2cos x cos x మరియు ఈ సందర్భంలో మనం ఈ అవకలనం ఇక్కడ ప్రోడక్ట నియమం cos3x చేసినప్పుడు 2 లేకుండా x ఉంటుంది మరియు మిగిలిన వాటిలో x కనిపిస్తుంది కాబట్టి x తో నిబంధనలు మరియు తరువాత మనకు ఇక్కడ cos x ఉంది ఈ సందర్భంలో ఇప్పుడు మనం లిమిట్ ని తీసుకుంటే ఇది 1 మరియు ఇక్కడ 2 2 4 కాబట్టి ఈ లిమిట్ 4 అవుతుంది ఇప్పుడు 00 కు వెళ్లే ఈ లిమిట్ x y 4 అని మరియు 0 కాదు అని చూశాము కాబట్టి ఇక్కడ ఫంక్షన్ విలువ 0 కానీ ఈ ప్రత్యేక మార్గంలో విలువ 4 అని చూశాము అయితే ఖచ్చితంగా ఈ ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేదు ఒకరు వేరే మార్గంలో కూడా తీసుకోవచ్చు మరియు లిమిట్ భిన్నంగా ఉందని చూపించవచ్చు ఉదాహరణకు మనం y 2x తీసుకుంటే మనం ఈ మార్గాన్ని తీసుకుంటే లిమిట్ భిన్నంగా ఉందని మళ్ళీ చూస్తాము కాబట్టి x 0 కి వెళితే మరియు మనం ఈ x3 ను ఈ మార్గంలో తీసుకున్నాము కాబట్టి y 2x అవుతుంది కాబట్టి 8x3 ఆపై ఇక్కడ మనకు x మరియు 2x ఉన్నాయి x మరియు ఇది 0 అవుతుంది కావున మనకు 2 వేర్వేరు మార్గాలు ఉన్నాయి ఒకటి y x cos x మరొకటి y 2x ఇక్కడ లిమిట్ 0 ఉంది అక్కడ లిమిట్ 4 ఉంది అయితే లిమిట్ ఉనికిలో లేదు మరియు ఇక్కడ ఏ సందర్భంలోనైనా ఫంక్షన్ యొక్క విలువ 4 మరియు ఈ మార్గంలో మనం ఇప్పటికే దీని విలువ 4 అని చూశాము కావున అక్కడే ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేదని మనం తేల్చవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉండదు కానీ మనం ఏమి చేయగలం 0 0 వద్ద fxx ను అంచనా వేయవచ్చు అయితే నిర్వచనం ప్రకారం 0 0 వద్ద fx అనేది Δx 0fxΔ x 0 fx0 0Δ x మనం చాలాసార్లు ఉపయోగించిన సాధారణ నిర్వచనం ఆపై మళ్ళీ ఇక్కడ fxΔx 0 ఈ ఫంక్షన్ ఏమిటో చూడాలి కాబట్టి మనం fxΔx 0 అంటే ఏమిటో చూడాలి కాబట్టి ఇది లిమిట్ Δx → 0 ఎందుకంటే ఇక్కడ అవకలనం మరియు f కాబట్టి Δx ఇప్పటికే ఉన్నందున ఉపయోగించడం మంచిది ఈ fx ను సాధారణ పాయింట్ x0 వద్ద లెక్కించండి కాబట్టి దీనికి బదులుగా మనం ఇప్పుడు ఇక్కడ fx Δ x 0 కు బదులుగా fx x 0 ను ఎన్నుకుంటాము తరువాత మనం ఈ పాయింట్ Δ x 0 గా ప్రత్యామ్నాయం చేస్తాము అయితే ఏదైనా సాధారణ పాయింట్ x 0 వద్ద మనం అవకలనం కంప్యూటింగ్ చేస్తున్నాము కాబట్టి fx x 0 Δ x 0 f x Δ x 0−f x 0Δ x ఎందుకంటే మొదటి వాదనలో 0 మరియు మైనస్ f x 0 క్షమించండి ఆపై మనకు Δx ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది Δ x 0 అవుతుంది ఎందుకంటే రెండవ ఆర్గ్యుమెంట్ 0 కాబట్టి అయితే మనకు y టర్మ ఉండదు కేవలం x స్క్వేర్ ఉంటుంది అంటే Δ x 0 x Δ x 2− x2Δ x కాబట్టి ఇది అవుతుంది Δ x 0 2x Δ x Δ x2Δ x 2 x కాబట్టి ఈ సందర్భంలో మనం ఈ ఫలితాన్ని 2 x గా పొందుతాము కాబట్టి ఇది 2 x మరియు fx 0 0 ఇది 0 గా వస్తుందని లెక్కించడం చాలా సులభం కాబట్టి ఈ సందర్భంలో మనకు ఇది 2 సార్లు ఉంటుంది ఇప్పుడు ఫలితం fx పాయింట్ x 0 వద్ద 2 x అవుతుంది కాబట్టి ఇక్కడ Δ x ఉంది అయితే Δ x 0 fxΔx 0 − fx0 0 Δ x Δ x 0 2Δx 0Δ x 2 కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క x కి సంబంధించి రెండవ ఆర్డర్ అవకలనంలో మనం చూసినవి 2 ఇప్పుడు మనం ఇంతకుముందు చేసినట్లుగా y కు సంబంధించి అవకలనాన్ని కూడా లెక్కించవచ్చు fyy0 0 Δ y 0 fy0 Δy − fy0 0Δy కాబట్టి ఇప్పుడు మనం ఈ fy0 Δy ను ముందుగానే లెక్కించాలి ఈ గుర్తు కారణంగా మనకు 1 కనిపిస్తుంది అయితే 2y వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో మనకు −2y లభిస్తుంది మరియు 0 0 0 అవుతుంది కావున ఇప్పుడు ఈ fyy అవుతుంది y కి సంబంధించి రెండవ ఆర్డర్ అవకలనం అవుతుంది Δy 0 fy0 Δy − fy0 0Δy Δy 0 fy0 Δy − fy0 0Δy Δy 0 2Δy 0Δ y 2 కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేదని మనం చూశాము కాని మనకు రెండవ ఆర్డర్ అవకలనం ఉంది మొదటి ఆర్డర్ మాత్రమే కాదు మనకు రెండవ ఆర్డర్ అవకలనం ఉనికి ఉంది కాబట్టి నేటి ఉపన్యాసం యొక్క ముగింపు ఏమిటంటే ఇప్పుడు మనం అధిక ఆర్డర్ యొక్క పాక్షిక ఆర్డర్ అవకలనం నేర్చుకున్నాము ఈ రెండు మిశ్రమ క్రమం పాక్షిక అవకలనాల సమానంగా ఉన్నాయని నిర్ధారించడానికి పాక్షిక అవకలనం యొక్క కొనసాగింపు సరిపోతుందని మనం కూడా చూశాము లేదా అవి సమానంగా లేకపోతే ఈ పాక్షిక మిశ్రమ పాక్షిక ఆర్డర్ అవకలనాలు ఆ సందర్భంలో అవిచ్ఛిన్నంగా ఉండవు కాబట్టి ఈ ఉపన్యాసం సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇవి ధన్యవాదాలు